మనము డేటా సైన్స్ కొరకు ఆప్టిమైజేషన్ పైన మన పాఠ్యాంశాలను కొనసాగిద్దాం నేను ఈ పాఠ్యాంశాన్ని ఆప్టిమైజేషన్ లో ఎలా గ్రేడియంట్ డీసెంట్ పనిచేస్తుంది అనే దాని యొక్క న్యూమరికల్ ఉదాహరణలతో చూపించడంతో మొదలు పెడతాను చాలా ఉదాహరణల లో దీనిని మెషీన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ లోని లెర్నింగ్ రూల్ అని కూడా అంటారు మనము ఒక ఫంక్షన్ f 4 x12 3 x1 x2 2 5 x1 4 x2అను అని దానిని చూద్దాం మేము ఈ ఫంక్షన్ ను కనిష్టీకరణ చేయడంపై ఆసక్తి కలిగి ఉన్నాము మీరు గమనించినట్లయితే ఈ ఫంక్షన్ కు రెండు చర రాశులు x1 మరియు x2 ఉన్నాయి కాబట్టి అక్కడ రెండు నిర్ధారణ చేయు చర రాశులు ఉన్నాయి అవి ఈ ఫంక్షన్ ను కనిష్టీకరణ చేయడానికి మనము ఎంచుకోవాలి నేను ముందు చెప్పిన విధముగా ఇది ఒక యూనివేరియేట్ కనిష్టీకరణ అప్పుడు y అక్షము ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ మరియు x అక్షము నిర్ణయం చేయు చరరాశి గా ఉన్న రెండు డైమన్షన్స్ గల చిత్రాన్ని మీరు చూడవచ్చు ఇప్పుడు మనకు ఒక ఫంక్షన్ రెండు చరరాశులు x1 మరియు x2 తో ఉన్నది మనము దీనిని 3 డైమెన్షన్స్ గా చూడవచ్చుమీకు x1 మరియు x2 అనే రెండు చరరాశులు తలము పైన ఇక్కడ ఉన్నాయి మరియు మీకు z అక్షము ఉన్నది ఇది f అనే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువ కాబట్టి మనము ఒక అల్గోరిథమ్ అనేది ఎలా ఈ ఫంక్షన్ ను న్యూమరికల్ విధానము లో కనిష్టీకరణ చేస్తుందో అని చూడడానికి ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు గమనించండి ముందు పాఠ్యాంశం నుండి మేము మీరు ఈ ఫంక్షన్స్ ను కనిష్టీకరణ చేయడానికి ప్రయత్నించినప్పుడు మీరు కాంటూర్ చిత్రాలను గీయాలి మరియు మీరు ముందు సైడ్ చూసినట్లయితే మీరు గమనించవచ్చు తలము లో x1 మరియు x2 ఉన్నవి మరియు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది తలము నుండి బయటకు వచ్చు ప్రొజెక్షన్ విలువ కాబట్టి మీరు స్థిరాంకం అయిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువలు గురించి ఆలోచించినట్లయితే అప్పుడు మీరు ఆలోచించేది రేఖ చిత్రం లోని z అనే స్థిరాంకం విలువ గురించి మరియు స్థిరాంకం విలువ అనేది తలము నకు సమాంతరం గా ఉండే నిర్ధారణ చేయు చర రాశులు x1 మరియు x2 యొక్క తలము కాబట్టి అది ఉపరితలాన్ని ఖండించినపుడు ఇంతకుముందు మనము రేఖా చిత్రం చూసాము అప్పుడు మీకు కాంటూర్ చిత్రాలు వస్తాయి కాబట్టి మనము z దిశ లో సూచించే ఫంక్షన్ ను కనిష్టీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నిర్ణయం చేయు రాశులు అన్ని విధాలుగా మార్పు చెయ్యబడ్డాయి ఇక్కడ చూపించిన ఈ డైమెన్షనల్ తలములో ఉదాహరణకు ఈ 2 వక్ర రేఖలలో ఇక్కడ చూస్తున్న ప్రతి ఒకటి కాంటూర్ చిత్రాలు మరియు నేను ముందు చెప్పిన విధముగా ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అవే విలువలను తీసుకుంటే అవి కాంటూర్ చిత్రాలు అవుతాయి కాబట్టి ముందు సైడ్ నుండి మీరు గమనించండి ఒకవేళ మనం ఉపరితలం నుండి ప్లేన్ తలము నుండి వెళ్లాలంటే మీరు ఒక వక్ర రేఖ ను చూస్తారు అది ఉపరితలం పైన గుర్తించబడుతుంది మరియు మీరు ఉపరితలం వైపుకి వెళ్లే కొద్దీ దానికి సంబంధితముగా మరియు కిందకు వెళ్లే కొద్దీ కాంటూర్ పరిమాణం పెరుగుతుంది లేదా తగ్గుతుంది ఇప్పుడు చాలా కనిష్టీకరణ సమస్యలు ఇలా పనిచేస్తాయి కాబట్టి మనము కొన్ని విలువలు అయిన x1 మరియు x2లతో మొదలు పెడదాము కాబట్టి మనము చాలా సులువుగా దానికొక విలువను అంచనా వేయాలి మరియు ఇది దీనినే మనం కనిష్టీకరణ లో ఇనీషియలైజెషన్ అంటాము కాబట్టి మనము ఈ సమస్యను x0 వద్ద ఇనీషియలైజెషన్ అనుకుందాము కాబట్టి మీరు గమనించండి ఈ ఇనీషియలైజెషన్ ప్రాథమికంగా మీకు x1 కొరకు మరియు ఇక్కడ x2 కొరకు విలువలను ఇస్తుంది కాబట్టి కొన్ని x1 x2 తీసుకున్నాము మరియు మనము సమస్యను ఇనీషియలైజెషన్ చేసాము ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువలు కాంటూర్ చిత్రాలు అవుతాయని మనకు తెలుసు మరియు మనము ఇక్కడ ఉన్న ఈ సమీకరణం వైపు చూసినట్లయితే మేము ఏమి చెబుతున్నాము అంటే ఇదే మనం ముందు స్లైడ్ లో చూసిన ఫంక్షన్ f ఒకవేళ మనము ఈ ఫంక్షన్ కొరకు స్థిరమైన విలువలను కనుగొనాలి అంటే అప్పుడు నేను th k అని చేయాలి ఇప్పుడు ఈ సమీకరణం వైపు చూడవచ్చు మరియు ఈ x1 x2 తలములో f యొక్క స్థిరమైన కాంటూర్ చిత్రాలు ఎలా ఉంటాయి అని చెప్పవచ్చు మరియు మీరు గమనించండి ఈ ఉదాహరణలో ఇది ఒక వర్గ సమీకరణం ఇది ఈ ప్రత్యేకమైన ఫంక్షన్ కొరకు ఉన్న ఒక దీర్ఘ వృత్తం కాబట్టి ఒక ప్రత్యేకమైన k విలువకు మరియు మనకు ఇక్కడ ఉన్నా ఇనీషియలైజెషన్ బిందువుకు ఇదే మనము గీసే దీర్ఘ వృత్తం కాబట్టి దీనిని ఎలా వివరించాలి అంటే మనము కాంటూర్ వైపు వెళుతున్నప్పుడుమీకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఏమి మెరుగుదల ఉండదు అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ తగ్గదు ఎందుకంటే ఇది స్థిరమైన కాంటూర్ చిత్రము ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ లో xk 1 x k α k sk అయినప్పుడు ఈ సమీకరణము మనం రాసినట్లైతే మేము చెబుతాముఇదే ప్రస్తుత బిందువు ఇది స్టెప్ లెన్త్ మరియు ఇదే మనము ముందుకు వెళ్ళ వలసిన దిశ కాబట్టి మనము ఇక్కడ ఉన్న ఈ చిత్రం వైపు చూద్దాము మనము మొదలుపెట్టినప్పుడు మనకు x0 ఇదే ఇనీషియలైజెషన్అదే ఈ బిందువు మనము ఏమి చేయాలి అంటే మనము ఒక దిశను కనుగొనాలి ఆ దిశలో ముందుకు వెళ్లాలి మరియు ఒక్కసారి మనము ఏ దిశలో ముందుకు వెళ్లాలో కనుగొన్నాక అప్పుడ మనల్ని తరువాత బిందువుకు తీసుకువెళ్లే ఒక లెర్నింగ్ రూల్ లేదా ఒక లెర్నింగ్ కాన్స్ టెంట్ మనము కనుగొంటాము కాబట్టి ఈ ఉదాహరణ లో ముందు అంచనా అనేది మనము 2 2 గా తీసుకున్నాము మరియు f అనేది మీరు 2 2 ప్రతిక్షేపించినప్పుడు 19 వచ్చింది కాబట్టి తరవాతి మెట్టు ఇలా ఉంటుంది కాబట్టి మనము x1 అనేది x0 అని చెబుతాము ఇప్పుడు ఒకవేళ నేను ఈ దిశను ∇f గా తీసుకుంటే ఇది మనము ఇంతకుముందు చివరిసారిగా చర్చించుకున్న ఇదే నేను ఇదే ఇక్కడ రాసాను ఏమిటంటే ఒకవేళ f అనేది ప్రధాన సంఖ్య అయితేఈ సమీకరణము అనేది ఒక కొత్త బిందువు x1 అనే x0 α రెట్లు f ' కాబట్టి ఆ ప్రస్తుత బిందువు వద్ద విశ్లేషించబడుతున్నది కాబట్టి ఇక్కడ అదే సమీకరణం ఇక్కడ ఇది అవుతుంది కాబట్టి ఆప్టిమైజేషన్ పద్ధతి ఎలా పనిచేస్తుంది అనేది వివరించడానికి మనము ఒక α విలువ ను ఇక్కడ తీసుకుందాము ఇక్కడ మనము 0 135 తీసుకున్నాము మనము దీనిని యాంత్రికంగా చేయవచ్చు మరియు మనము కేవలము ఈ సంఖ్యను ఇక్కడ ఉపయోగిస్తున్నాము ఇప్పుడు నేను ∇ f తీసుకున్నట్లయితే నేను ఈ ఫంక్షన్ ను x1 తో డిఫరెన్షిఏట్ తో చేసినప్పుడు నాకు ఈ పదము 8x1 వస్తుంది దీని నుండి నాకు 3 x2 వస్తుంది మరియు ఈ పదము నుండి నాకు 5 5 ఇది వస్తుంది కాబట్టి ∂f ∂x1 అనేది ఈ పదము అవుతుంది మరియు ∂f ∂x2 నాకు ఈ పదము నుండి 3 x1 వస్తుంది5 x2 నుండి ఇక్కడ నాకు ఇది మరియు ఇది వస్తాయి కాబట్టి ఇది ∂f ∂x2 కాబట్టి f అనేది ప్రధాన సంఖ్య లేదా ∇ f ఇప్పుడు మీరు ఏమి చేయాలి అంటే ఒకసారి దీనిని మీరు గుర్తించాక ఈ సమీకరణం వైపు ఈ దిశ లో చూసినట్లయితే గ్రేడియంట్ దిశ ను x0 వద్ద పరిష్కరించాలి మరియు మన అసలైన x0 అనేది 2 2 కాబట్టి నేను ఈ విలువ 2 2 ను ఈ సమీకరణల్లో ప్రతిక్షేస్తున్నాను కాబట్టి నాకు 8 రెట్లు 23 రెట్లు 2 5 5 మరియు 3 రెట్లు 2 5 రెట్లు 2 4 మరియు ఇదే లెర్నింగ్ పెరామీటర్ మరియు ఇది మన అసలైన బిందువు అది మనకు ఒక చిన్న గణన తర్వాత ఒక v బిందువు మరియు x1 ఇస్తుంది మరియు ఈ ఫంక్షన్ విలువలు ను x1 వద్ద గణన చేసినప్పుడు మీరు గమనించాలి అసలైన ఫంక్షన్ విలువ 19 ఇప్పుడు ఈ సంఖ్య వరకూ ఇక్కడ తగ్గుతుంది కాబట్టి మేము చెప్పాలనుకున్నది ఏమిటంటే ఈ దిశ నిజంగా చాలా మంచి దిశ మరియు మీరు ఈ దిశలో వెళుతున్నప్పుడు మరియు మీరు కనుగొనేది ఏమిటి అంటే మీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువలు తగ్గుతుంది ఇదే మన అసలైన లక్ష్యము ఎందుకంటే మనము ఈ ఫంక్షన్ ను కనిష్టీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మరియు నేను ముందు చెప్పిన విధముగా గ్రేడియంట్ డీసెంట్ అనేది సాధారణంగా లెర్నింగ్ రూల్ మీకు పెరామీటర్స్ ఉన్నట్లయితే మనము ఇలా చెప్పవచ్చు మీరు ఒక ప్రత్యేకమైన సమస్య పరిష్కారాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇది ఈ సమీకరణాన్ని పెరామీటర్స్ ను కొంతైనా ఉపయోగాన్ని అందజేసే వరకు సవరించుకోవడానికి ఉంటుంది మరియు ఈ సవరింపును సాధారణంగా మెషిన్ లెర్నింగ్ లో లెర్నింగ్ రూల్ అంటారు కాబట్టి ఇది ఒక కొత్త బిందువుమనము సరిగా చేస్తున్నాము మరియు మీరు ఈ విలువలను కనుగొంటే ఇది 0 0399 అవుతుంది మరియు అప్పుడు k అనేదిఈ సంఖ్యకు సరి చేయండి f 1 ఏమైనా ఇది 0 0399 అవుతుంది అప్పుడు మీరు గమనిస్తారు ఈ సమీకరణం అదే విధంగా ఉంటుంది మినహాయించి ఈ స్థిరాంకం మారుతుంది కాబట్టి ఇది ఒక మొత్తం దీర్ఘ వృత్తం గా అవుతుంది కానీ ఈ దీర్ఘ వృత్తం మీ అసలైన దీర్ఘ వృత్తం నుండి కుచించుకుని ఉంటుంది కాబట్టి ఈ స్థిరమైన కాంటూర్ చిత్రము ఈ నీలపు చిత్రము అనేది f అది 0 0399 విలువను తీసుకుంటుంది మీరు ఎప్పుడైనా ఈ నీలపు వక్రరేఖ లేదా నీలపు కాంటూర్ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ సమానం కాబట్టి ఇదే మనం చూస్తున్న లెర్నింగ్ యొక్క మొదటి మెట్టు ఇప్పుడు తరువాత పునరుక్తి కి ముందుకు వెళదాం తరువాత పునరుక్తి అదే విధముగా ఉంటుంది మీరు ఇక్కడ ఏమి చూడవచ్చు అంటే మనము x1 తో మొదలుపెట్టవచ్చు దీనిని మనము ముందు పునరుక్తి నుండి గుర్తించాము మరియు x2 అనేది x1 α f ప్రైమ్ x1 కాబట్టి మనము అదే చేస్తున్నాము నేను x1 విలువను ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నాను α అనేది అదే విధముగా ఉంటుంది మరియు నేను అదే ∂f ∂x చేస్తున్నాను కానీ ఇప్పుడు నేను గ్రేడియంట్ x1 అనే కొత్త బిందువు వద్ద పరిష్కరిస్తున్న నాను కాబట్టి మీరు గమనించినట్లయితే నేను ముందు స్లైడ్ లో మనము ఈ విలువలకు 2 మరియు 2 ప్రతి క్షేపించాము కానీ మీరు చూడవచ్చు నేను x1 విలువను 0 2275 0 3800 మరియు మొదలగునవి ఉపయోగిస్తున్నాను మరియు ఈ ఉదాహరణ లో లెర్నింగ్ రేట్ అనేది స్థిరాంకముకానీ చాలా అధునాతన అల్గోరిథమ్స్ లో లేదా అల్గోరిథమ్స్ యొక్క లెర్నింగ్ పెరామీటర్ పరిమాణాన్ని కనిష్టీకరణ మనము అల్గోరిథమ్ లో ముందుకు వెళ్లే కొద్దీ చేస్తాము ఏమైనా ఈ ఆలోచనలన్నీ అదే విధముగా ఉంటాయి ఈ సంఖ్య మాత్రం ఒక పునరుక్తి నుండి ఇంకొక పునరుక్తి మారుతూ ఉంటుంది మనకు కొత్త x2 విలువ వస్తుంది ఈ విలువ f x2 అనేది f లో ప్రతిక్షేపిస్తే వస్తుంది ఇది మీకు ఇంకా చిన్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువలు ఇస్తుంది నిజానికి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రుణ సంఖ్య అవుతుంది కాబట్టి ఈ కొత్త బిందువు ను x2 గా ఇక్కడ చూపించబడింది ఇప్పుడు చివరి స్లైడ్ లో ఎలా మనము ముందు పునరుక్తి కొరకు చర్చించామో అదే విధముగా ఈ పునరుక్తి లో ఒకవేళ మీరు ఫంక్షన్ f తీసుకుంటే మరియు దానిని 2 0841 కు సరి చేసినట్లయితే అప్పుడు అది మళ్ళీ ఒక దీర్ఘ వృత్త కాంటూర్ అవుతుంది అది పచ్చని రంగు కాంటూర్ తో చూపించబడింది కాబట్టి మరొక పునరుక్తి తో అదే విధముగా చేసి మీరు సులువుగా ఈ అడుగులను అనుసరించవచ్చు ఇక్కడ ముందు స్లైడ్ నుండి x2 కొత్త బిందువు x3 విలువ x2 α ఇప్పుడు కొత్త బిందువు వద్ద మళ్లీ గ్రేడియంట్ పరిష్కరించబడుతుంది మరియు α అనేది అదే విధముగా ఉంటుంది మరియు ఇప్పుడు ముందు స్లైడ్స్ నుండి మీరు గమనించండి మనము త్వరగా వెనుకకు వెళదాం ముందు స్లైడ్ కి మరియు ఈ విలువలు ఏమిటి అని చూద్దాం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ అనేది 2 0841 అయింది ఇప్పుడు మీరు ఒక కొత్త బిందువు x3 వైపు చూసినప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ తగ్గింది మరియు ఇంకా అది 2 3341అయినది కాబట్టి మేము గమనించాము అల్గోరిథం యొక్క ప్రతి మెట్టు లో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మెరుగు పడుతూ ఉంటుంది మనకు ఇక్కడ ఈ సమస్య లో మెరుగుపడడం అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ అనేది కిందకు వస్తూ ఉంటుంది మరియు ప్రతి బిందువు వద్ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ కిందకు వస్తుంది వస్తూ ఉంటుంది మన నమ్మకం ఏమిటంటే ఒక బిందువు వద్ద అది ఒక కనిష్ట విలువను చేరుతుంది మీరు ఎలా దీనిని కనిష్ట విలువ అవునా కాదా అని అర్థం చేసుకుంటారు ఇది మనం తరువాత స్లైడ్ లో చర్చిద్దాం ఏమైనా నేను ప్రతి పునరుక్తి కి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ కిందకు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను కనిష్టీకరణ చేయాలనుకుంటున్నాము మరియు మీరు చూడవచ్చు ఈ చిత్రాన్ని ఈ క్రింద స్పష్టంగా చూసినట్లయితే ఇదే మన అసలైన రెడ్ దీర్ఘ వృత్తం ఇది ఫ్రేమ్ నుండి బయటకు వచ్చే ఒక రకమైన చిత్రం అని మీరు గమనించాలి కాబట్టి ఒక పెద్ద దీర్ఘ వృత్త కాంటూర్ మనము అక్కడ నుండే మొదలు పెట్టాము కానీ మనము ఇక్కడకు రావడానికి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను మెరుగు పరిచాము మరియు డేటా సైన్స్ మరియు ఆప్టిమైజేషన్ మధ్య సంబంధం ఏర్పరచడానికి ఒకవేళ ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఒక ఫంక్షన్ కు ఎర్రర్ ఉన్నట్లయితే మరియు మీ మొదటి ఎర్రర్ అనేది చాలా పెద్దది అని అంచనా వేస్తే మరియు మనం నేర్చుకున్నట్లు లేదా మెషిన్ నేర్చుకున్నట్లు ఈ ఫంక్షన్ ను అంచనా వేయడానికి ఇది ఏమి చేస్తుంది అంటే ఇది మెరుగుపరుస్తూ ఉంటుంది మరియు ఇది ఎర్రర్స్ అదే విధముగా తగ్గే విధముగా కొత్త బిందువులను కనుగొంటూ ఉంటుంది కాబట్టి ఇదే ఈ ఉదాహరణలో జరుగుతున్న విషయము కాబట్టి మీరు ఈ పద్ధతిలో వెళ్ళవచ్చు మూడవ పునరుక్తి మనకు ఈ x3 విలువను మరియు y తరువాతి పునరుక్తి f x4 విలువను ఇవ్వవచ్చు మరియు మీరు గమనించవచ్చు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ కిందకు వచ్చింది మనము ఆప్టిమైజేషన్ పద్ధతిలో ముందుకు వెళ్లే కొద్దీ చాలా ఆసక్తికరమైన మిగతా విషయాలు కూడా మనము చూడవచ్చు ఒకవేళ మీరు గమనించినట్లయితే నేను అనుకున్న విధముగా f యొక్కమొదటి విలువ చాలా పెద్దది మరియు తర్వాత ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ కొంత కిందకు వచ్చింది మరియు మనం ముందుకు వెళ్లే కొద్దీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తూ వచ్చాము మరియు మీరు అల్గోరిథం లో తరువాత వచ్చే పునరుక్తిలలో కనిష్ఠ విలువకు దగ్గర గా వచ్చే కొద్దీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ తగ్గుతుంది నేను చెప్పేది ఏమిటంటే మొదటి మెరుగు అనేది x0 నుండి x1 కు ఎక్కువ మెరుగుదల వచ్చింది కానీ మనము x2 నుండి x3 కు మరియు x3 తరువాత x4 కు వెళ్లే కొద్దీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మెరుగుపడింది ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మెరుగు పడిందో దాని విలువ తగ్గుతూ వచ్చింది మరియు కనిష్ట విలువకు దగ్గరగా వచ్చే కొద్దీ మీకు గ్రేడియంట్ 0 అయ్యే కనిష్ట బిందువు మీకు తెలుస్తుందని అని ఆశించవచ్చు కాబట్టి మీరు కనిష్ఠ విలువకు దగ్గరకు వెళ్ళే కొద్దీ ఒకవేళ ఫంక్షన్ సాధారణంగా కంటిన్యూస్ అయితే అప్పుడు మీకు చాలా చిన్న డెరివేటివ్ డెరివేటివ్స్ వస్తాయి మరియు ప్రతి అడుగులో మీరు గమనించినట్లయితే ఇవి మీరు తీసుకోవాల్సిన అడుగు పరిమాణము చెబుతుంది మరియు ఒక స్థిరమైన విలువ అయితే మీరు తీసుకోవలసిన అడుగు పరిమాణం అనేది మీరు కిందకూ వస్తూ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను మెరుగుపరిచేలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎంత మెరుగు పడుతూ ఉంటుంది దాని విలువ అంత కిందకూ వస్తూ ఉంటుంది కాబట్టి ఇది మీరు మరి కొన్ని పునరుక్తి లుచేసినట్లైతే మీకు కనిష్ఠ బిందువు అంటే ఈ పరిష్కారము 0 5 వస్తుంది మరియు ఫంక్షన్ విలువ కనిష్ట బిందువు వద్ద ఇలా అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను కాబట్టి మీరు ఒక అల్గారిథం ఈ విధముగా రాసినట్లైతే లేదా ఒక అల్గారిథం ఈ విధముగా పనిచేస్తున్నప్పుడు మీరు మెషిన్ ఏమి చెప్పాలి అంటే ఒక బిందువు వద్ద పనిచేయడం ఆపమని దీనినే ఆప్టిమైజేషన్ మాటల్లో కన్వర్జెన్స్ పద్ధతి అంటారు మరియు ఈ కన్వర్జెన్స్ పద్ధతి ఈ విధముగా పనిచేస్తుంది ఈ అల్గారిథం కన్వర్జ్ అయింది అని చెప్పడానికి అక్కడ అ చాలా కన్వర్జెన్స్ పద్ధతులు ఉంటాయి కాబట్టి మనము డెసిషన్ చరరాశులు అయినా చాలా విలువ ల గురించి మాట్లాడుకున్నాము కాబట్టి మనము xk వద్ద ఉన్నామని అనుకుందాము మరియు మనము కొత్త చర రాశి అయినాxk1 కనుగొంటున్నాము మనకు ఇది ఉంది మరియు మనకు x k వద్ద ఫంక్షన్ ఫంక్షన్ విలువ కూడా ఉంది మరియు x k 1 వద్ద ఫంక్షన్ ఫంక్షన్ విలువ కూడా ఉంది మరియు మనకు x kవద్దా ఫంక్షన్ యొక్క గ్రేడియంట్ కూడా వచ్చింది మరియు x k 1 వద్దా ఫంక్షన్ యొక్క గ్రేడియంట్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఏమి చూపించాలి అనుకుంటున్నాను అంటే నేను x k నుండి x k 1 వరకు వెళుతున్నప్పుడు నేను ఈ విలువలను లెక్క వేయవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్న కన్వర్జెన్స్ పద్ధతి లో ఏదైనా మీరు తీసుకోవచ్చు కాబట్టి ఉదాహరణకు మీరు దీనికి మరియు దీనికి ఉన్న వ్యత్యాసాన్ని మరొక వెక్టర్ భావనలో ఈ విధముగా చెప్పవచ్చు ఒకవేళ అది చిన్నదిగా మరియు చిన్నదిగా అవుతున్నప్పుడు మీరు అల్గారిథం ను ఆపవచ్చు కాబట్టి దీని వెనక ఉన్న తర్కం ఏమిటంటే మీరు మీ పారామీటర్స్ కు ను కొంత మార్చినట్లయితే మీకు ఖచ్చితమైన విలువ వచ్చేవరకూ మీరు దీన్ని చేస్తూ ఉండొచ్చు కానీ ఒక బిందువు వద్ద అంత తేడా వ్యత్యాసం రాకపోవచ్చు కాబట్టి మీరు ఈ నియమాన్ని ఈ రెండు వేరు వేరు పునరుక్తి ల దగ్గర ఉన్న ఈ రెండు విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ అల్గారిథం కన్వెర్జ్ అవుతుంది అని చెప్పడానికి నిబంధనగా ఉపయోగించవచ్చు అంటే ఇది తగినంత చిన్నది అయినప్పుడు అల్గారిథం కన్వెర్జ్ అయిందని అని చెప్పవచ్చు మీరు సులువుగా ఈ రెండు పునరుక్తి లు వద్దా ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా మీరు తీసుకోవచ్చు ఎప్పుడైతే అది చాలా చిన్నది అవుతుందో అప్పుడు మీరు అల్గారిథం కన్వెర్జ్ అవుతుంది అని ఆలోచించవచ్చు లేదా మీరు ప్రతి బిందువు వద్ద డెరివేటివ్ తీసుకోవచ్చు మరియు తరువాత డెరివేటివ్ నార్మ్ అనేది ఇది చాలా చిన్నది అయినప్పుడు మీరు అల్గారిథం కన్వెర్జ్ అవుతుంది అని చెప్పవచ్చు ఈ రెండింటి మధ్య ఉన్నా ఏమిటంటే ఈ ఉదాహరణలు మనము సరిగా చెబుతున్నాము మరియు దీనిని చేస్తున్నాము కానీ మనము నిజంగా గా మన మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను మెరుగు పరచడం లేదు కాబట్టి నాకు ఆ బిందువు వద్ద ఏది వచ్చినా చాలా సంతోషం మరియు అప్పుడు చెప్పవచ్చు మీరు గణనీయంగా మెరుగుపరచు లేదు అని మరియు గణనీయం అంటే నేను అల్గోరిథం అను ఎక్కడ ఆపాలో నిర్వచించడం కాబట్టి అది చేయవచ్చు లేదా మీరు ఈ నార్మ్ చేస్తున్నప్పుడు చివరికి ఆప్టిమమ్ విలువలు తెలుసుకుంటారు మీకు గ్రేడియంట్ అనేది 0 అని తెలుస్తుంది దాని అర్థం ఏమిటంటే వెక్టర్ యొక్క నార్మ్ అనేది 0 అవుతుంది కాబట్టి గ్రాడ్ f అనేది 0 కు దగ్గరైనప్పుడు నా అల్గారిథం కన్వెర్జ్ అయిందని మీరు చెప్పవచ్చు మరియు నేను ఈ అల్గారిథం ను ఒక బిందువు వద్ద ఆపుతున్నాను కాబట్టి ముఖ్యమైన ఆప్టిమైజేషన్ ప్యాకేజెస్ లేదా సాఫ్ట్వేర్ లో కన్వర్జెన్స్ ను గుర్తుపట్టడానికి చాలా ఎంపికలు ఉంటాయి మరియు మీరు కన్వర్జెన్స్ కొరకు అడిగి కి అల్గారిథం ను ఆ బిందువు వద్ద ఆపవచ్చు కాబట్టి ఇది మీకు గరిష్ట లేదా కనిష్ట విలువల తో మొదలుపెట్టిన ఎనలిటికల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా గ్రేడియంట్ రూల్ గా మారాయో తెలిపే ఆలోచనను మీకు ఇస్తుంది మరియు వీటిని గ్రేడియంట్ ను ఉపయోగించే ఆప్టిమైజేషన్ అల్గోరిథమ్స్ అంటారు సాధనలో గ్రేడియంట్ ను ఉపయోగించే ఆప్టిమైజేషన్ అల్గోరిథమ్స్ ఎలా ఎలా పనిచేస్తాయో అనేది మీకొక న్యూమరికల్ ఉదాహరణ తో చూపించాను మేము ఈ అల్గోరిథమ్స్ మరియు మెషిన్ లెర్నింగ్ పద్ధతుల మధ్య సంబంధాన్నిరూపొందించాము మరియు నేను ముందు చెప్పిన విధముగా చాలా మెషీన్ లెర్నింగ్ పద్ధతులు ఆప్టిమైజేషన్ అల్గోరిథం రూపముగా అనుకోవచ్చు మరియు గ్రేడియంట్ డీసెంట్ అనేది డేటా సైన్స్ సమస్యలను పరిష్కరించడానికి కొంత ఉపయోగకరమైన అల్గోరిథం మీ విలువలను ఒక పునరుక్తి నుండి నుండి మరొక పునరుక్తి కి మార్చడానికి మార్గాన్ని మీరు గమనించాలి ఈ ఉదాహరణలో మనము దీనిని స్టీపెస్ట్ డీసెంట్గా తీసుకున్నాము ఇలా చేయడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి మీరు వేరే అల్గోరిథమ్స్ ను ఈ మార్గాలను ఎంచుకోవడానికి ఉపయోగించవచ్చు కాబట్టి ఈ డేటా సైన్స్ ను పరిచయం చేసే కోర్స్ లో మేము చాలా విలువైన సులువైన మార్గాల పైన దృష్టి పెట్టాము ఇక్కడ ఇది ఒక బిందువు వద్ద గ్రేడియంట్ యొక్క రుణ సంఖ్య మరియు మళ్లీ ఈ ఆల్గోరిథమ్స్ లెర్నింగ్ పెరామీటర్ లేదా స్టెప్ లెన్త్ విలువలు పునరుక్తి నుండి పునరుక్తి కి మారుతూ ఉంటాయి ఎందుకంటే వీటిని ఆప్టిమైజేషన్ అల్గోరిథమ్స్ అంటారు కాబట్టి ఈ ఉదాహరణలో కష్టమైన భావన కంటే ప్రాథమిక భావనలను వివరించడానికిమేము వీటిని స్థిరంగా ఉంచాము ఏమైనా ఈ లెర్నింగ్ పెరామీటర్ అనేది ఆప్టిమల్ అయ్యేవరకూ పునరుక్తి నుండి పునరుక్తి కి మారుతూ వస్తుంది అని మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టిదీని ద్వారా మీకు యూనివేరియేట్ మరియు మల్టీయూనివేరియేట్ ఆప్టిమైజేషన్ యొక్క సరైన ఆలోచన వచ్చిందని అని అనుకుంటున్నాను మనం తరువాత పాఠ్యాంశంలో ఏమి చేస్తాము అంటే ఈ సూత్రీకరణ లో ఎలా నిబంధనల అను పరిచయం చేయా లో చూస్తాము మరియు నిబంధన యొక్క ప్రభావం సూత్రీకరణ పైన ఉంటుంది మరియు మనము నిబంధనలు ఉన్నా ఆప్టిమైజేషన్ సమస్యలను పరిష్కరించగలము మరియు నేను ముందు చెప్పిన విధముగా ఈ నిబంధనలు అనేవి రెండు రకాలు ఈక్వాలిటీ నిబంధనలు మరియు ఈనీక్వాలిటీ నిబంధనలు ఎలా ఆప్టిమైజేషన్ సమస్యలను ఇక్వాలిటీ నిబంధనలు మరియు ఇనీక్వాలిటీ నిబంధనలతో ఎలా పరిష్కరించాలి మనము చూద్దాము కాబట్టి నేను మిమ్మల్ని తర్వాతి పాఠ్యాంశంలో కలుస్తాను